ఇంతకుముందు మేము పిసిపి ప్రియారిటీ సీలింగ్ ప్రోటోకాల్ ను చూస్తున్నాము ఇది ఒక ముఖ్యమైన వనరుల భాగస్వామ్య ప్రోటోకాల్ మనం ఈ ప్రోటోకాల్ గురించి చర్చించాము ఈ ప్రోటోకాల్ యొక్క పరిణామాలు గురించి చర్చించాము ఈ ఉపన్యాసంలో రేటు మోనోటోనిక్ షెడ్యూలింగ్లో సెట్ చేయబడిన పని షెడ్యూల్ చేయగలదా లేదా అని తేల్చడానికి ప్రోటోకాల్ యొక్క కొంత విశ్లేషణ జరుగుతుంది ఎందుకంటే రేటు మోనోటోనిక్ షెడ్యూలర్ యొక్క ప్రారంభ ఫలితాలు స్వతంత్ర పనులు గా పరిగణించబడతాయి మరియు పనులు వనరులను పంచుకుంటాయి కాబట్టి దీనిని ప్రాధాన్యత సీలింగ్ ప్రోటోకాల్ ఉపయోగించి గమనించవచ్చు ప్రాధాన్యత సీలింగ్ ప్రోటోకాల్ విశ్లేషణలో ఇది సాధారణ ప్రాధాన్యత వారసత్వ పథకం యొక్క ప్రధాన సమస్య అయిన డెడ్లాక్ల ను గొలుసు ప్రక్రియను నిరోధించడాన్ని నిరోధిస్తుంది ఇది అపరిమిత ప్రాధాన్యత విలోమాన్ని నిరోధిస్తుంది ఇది మనం సెమాఫోర్ వంటి సరళమైన వనరుల భాగస్వామ్య పథకాన్ని ఉపయోగిస్తే తలెత్తే సమస్యలను ఇది వారసత్వ సంబంధిత విలోమాలకు పరిమితం చేస్తుంది ప్రాధాన్యత సీలింగ్ ప్రోటోకాల్లో సంభవించే విలోమ రకాలను చూద్దాం మరియు దాని ఆధారంగా తక్కువ ప్రాధాన్యత కలిగిన పనుల కారణంగా ఒక పనిని నిరోధించగల గరిష్ట సమయాన్ని మనం నిర్ణయించగలము మరియు ఇది వనరుల భాగస్వామ్యంలో ఒక టాస్క్ సెట్ షెడ్యూల్ చేయబడిందో లేదో తనిఖీ చేయడానికి మనకు సహకరిస్తుంది ప్రాధాన్యత సీలింగ్ ప్రోటోకాల్లో 3 ప్రధాన రకాల విలోమాలు ఉన్నాయి మొదట ప్రత్యక్ష విలోమం ఇక్కడ అధిక ప్రాధాన్యత కలిగిన పని తక్కువ ప్రాధాన్యత కలిగిన పని కోసం వేచి ఉంటుంది ఎందుకంటే తక్కువ ప్రాధాన్యత కలిగిన పని ముందస్తుగా చేయలేని వనరును కలిగి ఉంటుంది రెండవది వారసత్వ సంబంధిత విలోమం ఇక్కడ అధిక ప్రాధాన్యత కలిగిన పని తక్కువ ప్రాధాన్యత కలిగిన పని కోసం వేచి ఉండాలి ఎందుకంటే తక్కువ ప్రాధాన్యత పనులు వారసత్వ నిబంధన కారణంగా వాటి ప్రాధాన్యత మెరుగుపరచబడింది చివరకు ఎగవేత సంబంధిత విలోమం ఒక వనరు అందుబాటులో ఉన్నప్పటికీ ఒక పని ఆ వనరును ఉపయోగించదు ఎందుకంటే ఇది ప్రాధాన్యత సీలింగ్ ప్రోటోకాల్ ద్వారా నిరోధించబడుతుంది ఎందుకంటే వనరు కోసం ఒక పని అభ్యర్థించినప్పుడు ఆ ఆపని యొక్క ప్రాధాన్యత ప్రస్తుత సిస్టమ్ పైకప్పుకు వ్యతిరేకంగా తనిఖీ చేయబడుతుంది మరియు పనుల యొక్క ప్రాధాన్యత ప్రస్తుత సిస్టమ్ సీలింగ్ కంటే తక్కువ లేదా సమానంగా ఉంటే అప్పుడు వనరును యాక్సెస్ చేయడానికి ఇది అనుమతించబడదు మరియు ఇది డెడ్లాక్ నివారణకు ఉపయోగించే పథకం ఎందుకంటే ఇది వనరును అభ్యర్థిస్తే మరియు అది ఆ వనరును మంజూరు చేస్తే అది ప్రతిష్ఠంభనకు కారణం కావచ్చు ఈ క్రింద ఇవ్వబడిన వ్యవధి ప్రకారం వేర్వేరు విలోమాలు సంభవిస్తాయి మరియు ఆ పనులు విభిన్న విలోమం తో సంభవిస్తాయి తక్కువ ప్రాధాన్యత కలిగిన పని TLఒక ఆక్రమణకు గురికాని వనరు CR ను కలిగి ఉన్నప్పుడు ప్రత్యక్ష విలోమం సంభవిస్తుంది మరియు అధిక ప్రాధాన్యత కలిగిన పనికి కూడా వనరు అవసరం కాబట్టి తక్కువ ప్రాధాన్యత కలిగిన పని ఆ వనరు యొక్క ఉపయోగాలను పూర్తి చేసి విడుదల చేయడానికి ఇది వేచి ఉంటుంది ఉదాహరణకు ఒక పని కోసం సంభవించే ప్రత్యక్ష విలోమాల గుర్తింపు మరియు ఆ విలోమం యొక్క వ్యవధి కనుగొనవలసి ఉంటుంది టాస్క్ సెట్లో మనకు 6 పనులు ఉన్నాయి మరియు ఉపయోగించిన వనరు ఈ క్రింది విధంగా సూచించబడుతుంది 3 వనరులు R1 R2 మరియు R3 ఉన్నాయి ఇక్కడ R1 ను T2 ద్వారా 2 యూనిట్లకు మరియు T1 ద్వారా 5 యూనిట్లను R2 ను 1 యూనిట్ కోసం T1 మరియు 5 యూనిట్లను T4 మరియు R3 ను 10 యూనిట్లకు T2 మరియు 8 యూనిట్లు T6 ద్వారా ఉపయోగిస్తాయి ఈ అనువర్తనంలో సంభవించే ప్రత్యక్ష విలోమాలు 6 పనులు ఉన్న చోట గుర్తించబడాలి మరియు వనరు యొక్క ఉపయోగాలు ఇవ్వబడతాయి ఇది తక్కువ ప్రాధాన్యత కలిగిన పని అధిక ప్రాధాన్యత కలిగిన పని యొక్క విలోమానికి కారణమవుతుంది అందువల్ల T2 ఇప్పటికే రిసోర్స్ R1 ను ఉపయోగిస్తున్నప్పుడు T1 2 యూనిట్లకు R1 ఖాతాలో ప్రత్యక్ష విలోమాన్ని ఎదుర్కొంటుంది అదేవిధంగా T3 R3 ను ఉపయోగించి T6 ఖాతాలో 8 యూనిట్లకు విలోమానికి గురవుతుంది T1 R2 ను ఉపయోగించి T4 కారణంగా చెత్త సందర్భంలో 5 యూనిట్లకు విలోమం ను ఎదుర్కోవలసి ఉంటుంది తక్కువ ప్రాధాన్యత కలిగిన పని వనరును ఉపయోగిస్తున్నప్పుడు మరియు అధిక ప్రాధాన్యత కలిగిన పని ఆ వనరు కోసం వేచి ఉన్నప్పుడు సంభవించే వారసత్వ సంబంధిత విలోమాలలో మరియు ఆ సందర్భంలో తక్కువ ప్రాధాన్యత కలిగిన పని యొక్క ప్రాధాన్యత అధిక ప్రాధాన్యత పని యొక్క ప్రాధాన్యతకు సమానంగా ఉండటానికి మెరుగుపరచబడుతుంది మరో మాటలో చెప్పాలంటే తక్కువ ప్రాధాన్యత కలిగిన పని వనరు కోసం ఎదురుచూస్తున్నప్పుడు అధిక ప్రాధాన్యత పని యొక్క ప్రాధాన్యతను వారసత్వంగా పొందుతుంది అయితే వనరు అవసరం లేని ఇంటర్మీడియట్ ప్రాధాన్యతా పనులు సిపియును ఉపయోగించాలనుకుంటున్నాయి కాని ప్రాధాన్యత సీలింగ్ ప్రోటోకాల్లోని వారసత్వ నిబంధన కారణంగా తక్కువ ప్రాధాన్యత కలిగిన పని యొక్క ప్రాధాన్యత మెరుగుపరచబడినందున సిపియును ఉపయోగించకుండా నిరోధించబడుతుంది వారసత్వ సంబంధిత విలోమానికి ఇది వివరణ క్రింది సమస్య ఏమిటంటే వారసత్వ సంబంధిత విలోమం సంభవించవచ్చు మరియు అది ఎంతకాలం సంభవిస్తుందో గుర్తించాలి తక్కువ ప్రాధాన్యత కలిగిన పని వనరును కలిగి ఉన్న విలోమానికి ఇది ఒక ఉదాహరణ మరియు అధిక ప్రాధాన్యత కలిగిన పని దాని కోసం వేచి ఉంది అందువల్ల తక్కువ ప్రాధాన్యత కలిగిన పని యొక్క ప్రాధాన్యత అధిక ప్రాధాన్యత కలిగిన పని యొక్క ప్రాధాన్యతకు సమానంగా ఉంటుంది ఇంతలో ఇంటర్మీడియట్ ప్రాధాన్యత కలిగిన పనులు CPU ని ఉపయోగించలేవు ఎందుకంటే తక్కువ ప్రాధాన్యత కలిగిన పని యొక్క ప్రాధాన్యత మెరుగుపరచబడింది మరియు తద్వారా వారసత్వ సంబంధిత విలోమం ఏర్పడుతుంది కింది సమస్య ఏమిటంటే ఒక నిర్దిష్ట అనువర్తనం మనకు 6 పనులు కలిగి ఉంది పనుల ప్రాధాన్యతలు అవరోహణ క్రమంలో ఉంటాయి అంటే T1 గరిష్ట ప్రాధాన్యత T2 రెండవ గరిష్ట ప్రాధాన్యత T3 మూడవ గరిష్టం మరియు T6 ఇక్కడ అతి తక్కువ ప్రాధాన్యత R1 R2 మరియు R3 అనే 3 వనరులు ఉన్నాయి మరియు కొంత సమయం వరకు వనరును ఉపయోగించే పనులు బాణంతో పాటు సంఖ్య ద్వారా సూచించబడతాయి అంటే T1 5 యూనిట్లకు R1 ను ఉపయోగిస్తుంది T2 2 యూనిట్లకు R1 ను ఉపయోగించాలి మరియు అది ఆ విధంగా సాగిపోతోంది ఈ అనువర్తనంలో సంభవించే వారసత్వ సంబంధిత విలోమాల గుర్తింపు ఈ క్రింది విధంగా ఉంటుంది T2 R1 ను ఉపయోగిస్తున్నప్పుడు మరియు వనరు R1 కోసం T1 నిరోధించేటప్పుడు T2 యొక్క ప్రాధాన్యత వారసత్వ నిబంధన ద్వారా T1 కు సమానంగా పెరుగుతుంది T3 T4 T5 T6 తో పోలిస్తే వారసత్వ సంబంధిత విలోమాలు ఉండవు ఎందుకంటే T3 T4 T5 T6 తో పోలిస్తే T2 ఇప్పటికే అధిక ప్రాధాన్యతనిస్తుంది ఇది తక్కువ ప్రాధాన్యత కలిగిన పనుల కు విలోమం కలిగించదు T1 మరియు T2 ఇక్కడ ఉపయోగించిన వనరు ఇతర పనులకు వారసత్వానికి సంబంధించిన విలోమానికి కారణం కాదు ఎందుకంటే అవి ఇప్పటికే అధిక ప్రాధాన్యతను కలిగి ఉన్నాయి రిసోర్స్ R2 కోసం T4 రిసోర్స్ R2 ను ఉపయోగిస్తున్నప్పుడు మరియు T1 వేచి ఉన్నప్పుడు T4 యొక్క ప్రాధాన్యత T1 కి పెరుగుతుంది T2 మరియు T3 పనులు వారసత్వ సంబంధిత విలోమానికి లోనవుతాయి ఎందుకంటే T4 యొక్క ప్రాధాన్యత T1 కి పెరుగుతుంది మరియు అందువల్ల T2 మరియు T3 CPU ను ఉపయోగించకుండా నిరోధించబడతాయి

కానీ T2 మరియు T3 R2 ను ఉపయోగించి T4 కారణంగా 5 యూనిట్లకు వారసత్వ సంబంధిత విలోమాలను ఎదుర్కొంటాయి T6 R3 ను ఉపయోగిస్తున్నప్పుడు మరియు T2 వేచి ఉన్నప్పుడు T6 ప్రాధాన్యత T2 కి మెరుగుపరచబడుతుంది T3 T4 మరియు T5 పనులు T6 కన్నా ఎక్కువ ప్రాధాన్యతనిస్తాయి కాని T2 కన్నా 8 యూనిట్లకు తక్కువ వారసత్వ సంబంధిత విలోమానికి గురవుతాయి ఎందుకంటే T6 గరిష్టంగా 8 యూనిట్లను ఉపయోగించగలదు మరియు ఈ 3 పనులు గరిష్టంగా 8 యూనిట్లకు వారసత్వ సంబంధిత విలోమానికి గురవుతాయి ఎగవేత సంబంధిత విలోమం మూడవ రకం విలోమం దీనిని డెడ్లాక్ ఎగవేత విలోమం అని కూడా అంటారు ఇక్కడ ఒక పని వనరును అభ్యర్థించినప్పుడు దాని ప్రాధాన్యత ప్రస్తుత సిస్టమ్ పైకప్పుతో పోల్చబడుతుంది మరియు దాని ప్రాధాన్యత ప్రస్తుత సిస్టమ్ పైకప్పు కంటే ఎక్కువగా ఉంటే లేదా ప్రస్తుత సిస్టమ్ పైకప్పును నిర్దేశించిన పని అయితే దానికి వనరు ఇవ్వబడుతుంది లేకపోతే వనరు ఉపయోగించబడనప్పటికీ ఇప్పటికీ అది వనరుకి ప్రాప్యతను అనుమతించదు మరియు తద్వారా ఇది ఎగవేత సంబంధిత విలోమానికి లోనవుతుంది అందువల్ల దీనిని డెడ్లాక్ ఎగవేత విలోమాలు లేదా సీలింగ్ సంబంధిత విలోమం అని కూడా అంటారు

ఉదాహరణకు తక్కువ ప్రాధాన్యత కలిగిన పని వనరు CR1 ను ఉపయోగిస్తుంది అయితే కొన్నిసార్లు CR1 ను ప్రాధాన్యత 10 తో అధిక ప్రాధాన్యత కలిగిన పని కూడా ఉపయోగిస్తుంది మరియు అందువల్ల CR1 యొక్క పైకప్పు 10 అవుతుంది తక్కువ ప్రాధాన్యత కలిగిన పని వనరును ఉపయోగించినప్పుడు మరియు ప్రస్తుత సిస్టమ్ సీలింగ్ 10 కి సెట్ చేయబడినప్పుడు ఆ సమయంలో అధిక ప్రాధాన్యత కలిగిన పని 8 అవుతుంది ఇది తక్కువ ప్రాధాన్యత కలిగిన పని కంటే ఎక్కువ అప్పుడు అది అమలు చేయడం ప్రారంభమవుతుంది మరియు కొంత సమయం తరువాత వనరు CR2 అవసరం మరియు CR2 అందుబాటులో ఉన్నప్పటికీ ఇప్పటికీ వనరు మంజూరు చేయబడదు ఎందుకంటే TH యొక్క ప్రాధాన్యత ప్రస్తుత సిస్టమ్ సీలింగ్తో పోల్చబడుతుంది ప్రస్తుత సిస్టమ్ సీలింగ్ మరియు దాని ప్రాధాన్యత 10 కంటే తక్కువగా ఉన్నందున ఇది ఉపయోగించబడని మరియు పనిలేకుండా ఉన్న వనరులకు ప్రాప్యత ఇవ్వబడదు అందువలన ఇది ఎగవేత సంబంధిత విలోమం అదే ఉదాహరణలో సంభవించే ఎగవేత సంబంధిత విలోమాల గుర్తింపు ఇక్కడ విశ్లేషించబడుతుంది ఇక్కడ తలెత్తే ప్రధాన ప్రశ్న ఏమిటంటే T1 మరియు T2 ద్వారా R1 యొక్క ఉపయోగాలు మరియు ఏవైనా ఎగవేత సంబంధిత విలోమం ఉంటే దానికి సమాధానం లేదు ఎందుకంటే అధిక ప్రాధాన్యత కలిగిన పని తక్కువ ప్రాధాన్యత కలిగిన పనికి విలోమం కలిగించదు T4 R2 ను ఉపయోగిస్తున్నప్పుడు ప్రస్తుత సిస్టమ్ పైకప్పు 1 కి సమానంగా సెట్ చేయబడుతుంది ఎందుకంటే T1 కూడా R2 ను ఉపయోగిస్తుంది మరియు అందువల్ల R2 తో అనుబంధించబడిన పైకప్పు విలువ 1 మరియు అందువల్ల ప్రస్తుత సిస్టమ్ పైకప్పు 1 కు సెట్ చేయబడింది T2 కి వనరు అవసరమని అనుకోండి R1 లేదా R3 కావచ్చు మరియు వనరు ఇవ్వబడనందున అది బ్లాక్ అవుతుంది మరియు T2 తద్వారా 5 యూనిట్లకు T4 ఖాతాలో ఎగవేత సంబంధిత విలోమానికి గురవుతుంది రిసోర్స R3 కోసం T6 దీన్ని ఉపయోగిస్తున్నప్పుడు ప్రస్తుత సిస్టమ్ సీలింగ్ 2 కు సెట్ చేయబడుతుంది ఎందుకంటే R3 తో అనుబంధించబడిన సీలింగ్ విలువ 2 T4 కి రిసోర్స్ R2 అవసరమయ్యే సమయంలో T4 యొక్క ప్రాధాన్యత ప్రస్తుత సిస్టమ్ సీలింగ్ 2 తో పోల్చబడుతుంది మరియు అందువల్ల ఇది వనరును తిరస్కరించబడుతుంది మరియు అందువల్ల T4 R3 ఉపయోగించి T6 కారణంగా ఎగవేత సంబంధిత విలోమానికి లోనవుతుంది మరియు దాని వ్యవధి 8 అవుతుంది T1 ఎగవేత సంబంధిత విలోమానికి గురికాదు ఎందుకంటే T1 R1 ద్వారా మంజూరు చేయబడుతుంది ఎందుకంటే సిస్టమ్ సీలింగ్ కంటే దాని ప్రాధాన్యత ఎక్కువ T2 ఒక వనరును అభ్యర్థించినప్పుడు అది R1 అయితే దాని ప్రాధాన్యత ప్రస్తుత సిస్టమ్ సీలింగ్కు సమానం కాబట్టి ఇది R1 ని యాక్సెస్ చేయడానికి అనుమతించబడదు మరియు అందువల్ల T2 కూడా ఎగవేత సంబంధిత విలోమానికి లోనవుతుంది ప్రాధాన్యత సీలింగ్ ప్రోటోకాల్లో టాస్క్లు సింగిల్ బ్లాకింగ్ అయితే అనగా తక్కువ ప్రాధాన్యత కలిగిన టాస్క్ ద్వారా వనరును కలిగి ఉన్న వనరులను టాస్క్లు బ్లాక్ చేస్తే అది అవసరమయ్యే మరొక వనరు కోసం నిరోధించదు ఒక పనికి 2 వనరులు R1 మరియు R3 అవసరమని అనుకుందాం ఆపై మనం T2 లేదా T4 తీసుకుంటాము ఇక్కడ T2 కి 2 వనరులు అవసరం మరియు T2 రిసోర్స్ R1 ను పొందిన తర్వాత ప్రస్తుత సిస్టమ్ సీలింగ్ ఇప్పటికే 1 కి సమానంగా ఉంటుంది మరియు అందువల్ల వనరును మంజూరు చేయడానికి ఇతర పనిని అనుమతించలేము అదేవిధంగా T2 R3 ని కలిగి ఉంటే ప్రస్తుత సిస్టమ్ సీలింగ్ 2 కి సమానంగా సెట్ చేయబడుతుంది T4 వంటి తక్కువ ప్రాధాన్యత కలిగిన పనులు మరొక వనరును తీసుకోలేవు ఈ ఎగవేత నిబంధన కారణంగా ఒక వనరు వనరు కోసం ఒక్కసారి మాత్రమే నిరోధించబడుతుంది మరియు ఇతర వనరులకు తక్కువ ప్రాధాన్యత కలిగిన పనుల ద్వారా ఇది నిరోధించబడదు మరియు మనకు దాని యొక్క పరస్పర సంబంధం ఉన్నందున డజన్ల కొద్దీ వనరులను ఉపయోగిస్తున్నప్పటికీ ప్రాధాన్యత సీలింగ్ ప్రోటోకాల్ దాని అమలు సమయంలో చాలా వరకు ఒక విలోమం జరుగుతుందని చెప్పవచ్చు ప్రాధాన్యత సీలింగ్ ప్రోటోకాల్ ప్రతిష్ఠంభన లేనిది మరియు వేర్వేరు పనులు ఒకదానికొకటి వనరులో కొంత భాగాన్ని కలిగి ఉన్నప్పుడు ప్రతిష్ఠంభన ఏర్పడుతుందని వాదించవచ్చు మరియు తరువాత ఒక వనరును విడుదల చేయడానికి మరొక వనరు వేచి ఉంటుంది మరియు అందువల్ల అవి పరస్పరం వేచి ఉంటారు కానీ ఇక్కడ ఈ పరిస్థితి ఏర్పడదు ఎందుకంటే ఒక పని ఒక వనరును పొందిన తర్వాత ప్రస్తుత సిస్టమ్ సీలింగ్కు ప్రాధాన్యత విలువ సెట్ చేయబడుతుంది మరియు అందువల్ల ప్రస్తుత సిస్టమ్ సీలింగ్ కంటే దాని ప్రాధాన్యత తక్కువగా ఉంటే ఇతర పని వనరులను యాక్సెస్ చేయడానికి అనుమతించబడదు అపరిమిత ప్రాధాన్యత విలోమం కూడా ఈ క్రింది పద్ధతిలో నివారించబడుతుంది ఒక పని వనరును ఉపయోగిస్తున్నప్పుడు మరియు అధిక ప్రాధాన్యత కలిగిన పని వేచి ఉన్నప్పుడు అదే సమయంలో తక్కువ ప్రాధాన్యత కలిగిన పనుల యొక్క ప్రాధాన్యత వేచి ఉన్న పనికి సమానంగా ఉండేలా మెరుగుపరచబడుతుంది మరియు ఇంటర్మీడియట్ ప్రాధాన్యత పనులు తక్కువ ప్రాధాన్యత పనిని ఉపయోగించకుండా ముందస్తుగా ఖాళీ చేయగలవు అయితే ఇక్కడ ప్రాధాన్యత కలిగిన వారసత్వ ప్రోటోకాల్ ప్రాధాన్యతా సీలింగ్ ప్రోటోకాల్లోని వారసత్వ నిబంధన కారణంగా తక్కువ ప్రాధాన్యత కలిగిన పనికి అధిక ప్రాధాన్యత ఇవ్వబడుతుంది అధిక ప్రాధాన్యత కలిగిన పని అపరిమితమైన విలోమానికి గురికాదు ఎందుకంటే తక్కువ ప్రాధాన్యత కలిగిన పని యొక్క ప్రాధాన్యత ఇప్పటికే పెరిగింది మరియు ఇంటర్మీడియట్ ప్రాధాన్యత పని నిజంగా CPU ఉపయోగాల నుండి ముందస్తుగా ఉండదు వారసత్వ నిబంధన కారణంగా తక్కువ ప్రాధాన్యత కలిగిన పని యొక్క ప్రాధాన్యత మెరుగుపరచబడుతుంది మరియు ఇంటర్మీడియట్ ప్రాధాన్యతా పని తక్కువ ప్రాధాన్యతనిచ్చే పనిని ముందస్తుగా చేయలేము మరియు అందువల్ల అపరిమిత ప్రాధాన్యత విలోమం జరగదు కాబట్టి ఒక పని వనరు కోసం ఒక్కసారి మాత్రమే బ్లాక్ చేయబడుతుంది మరియు తరువాత ఇదే రుజువును వేర్వేరు వనరులకు అనేకసార్లు నిరోధించదని మనకు తెలియజేస్తుంది అందువల్ల గొలుసు ప్రక్రియను నిరోధించడం నివారించబడుతుంది వ్యవధిని తెలుసుకోవడానికి సంభవించే వివిధ రకాల విలోమాలను గుర్తించడానికి మరియు ప్రాధాన్యత సీలింగ్ ప్రోటోకాల్ ఉపయోగించినప్పుడు ఒక పని ఎంతవరకు విలోమాలకు గురవుతుందో తెలుసుకోవడానికి క్రింద ఒక వ్యాయామం ఉంది ఇక్కడ మనకు 6 టాస్క్లు ఉన్నాయి ఇక్కడ T1 అత్యధిక ప్రాధాన్యత కలిగిన పని అయితే T6 అత్యల్పం మరియు టాస్క్ వారి ప్రాధాన్యత పరంగా ఆర్డర్ చేయబడతాయి మరియు 3 వనరులు R1 R2 R3 ఉన్నాయి మరియు వాటికి అవసరమయ్యే వనరులు వ్యవధి బాణం మీద సూచించబడుతుంది మొదట డైరెక్ట్ బ్లాకింగ్ గుర్తించబడుతుంది మరియు తరువాత పనులు ఒక నిర్దిష్ట వ్యవధికి ప్రత్యక్ష నిరోధానికి లోనవుతాయి ఇక్కడ T1 రిసోర్స్ R1 ను ఉపయోగిస్తుంది మరియు T2 ఇప్పటికే వనరును ఉపయోగిస్తుంటే అది 2 యూనిట్ల కోసం వేచి ఉండాలి అదేవిధంగా T3 R1 ను ఉపయోగిస్తుంది మరియు అందువల్ల T1 8 యూనిట్లకు T3 కారణంగా విలోమం చేయవలసి ఉంటుంది ఇప్పటికే 8 యూనిట్లకు రిసోర్స్ R1 ను ఉపయోగిస్తున్న T3 ఖాతాలో T2 విలోమానికి లోనవుతుంది T3 1 యూనిట్ కోసం T4 ఖాతాలో విలోమానికి లోనవుతుంది మరియు అదేవిధంగా T4 8 యూనిట్లకు T6 కారణంగా విలోమానికి లోనవుతుంది వివిధ రకాల విలోమాలు అనగా ప్రత్యక్ష వారసత్వం మరియు ఎగవేత సంబంధిత విలోమం ఇచ్చిన పట్టిక సహాయంతో లెక్కించవచ్చు T2 ఖాతాలో T1 2 యూనిట్లకు విలోమానికి లోనవుతుంది మరియు ఇది T3 కారణంగా 8 యూనిట్ల విలోమానికి లోనవుతుంది T2 T3 ఖాతాలో 8 యూనిట్ల విలోమానికి లోనవుతుంది మరియు T3 రిసోర్స్ R2 ను ఉపయోగించి T4 ఖాతాలో 1 యూనిట్ యొక్క విలోమానికి లోనవుతుంది మరియు T4 8 యూనిట్లకు రిసోర్స్ R3 ను ఉపయోగించి T6 ఖాతాలో విలోమానికి లోనవుతుంది ఎగవేత సంబంధిత విలోమం గురించి తదుపరి ఉపన్యాసంలో మేము సూచించాము Thank you